బే తరువాత మనం వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అయిన మరొక కంట్రోల్డ్ సోర్స్ను చూస్తాము మరియు ఇది కరెంట్ సోర్స్కి సమానమైన గుర్తు ద్వారా సూచించబడుతుంది కంట్రోల్డ్ సోర్స్ ల నుండి ఇండిపెండెంట్ సోర్స్ లను వేరు చేయడానికి మనం మళ్లీ సర్కిల్ గుర్తుకు బదులుగా డైమండ్ గుర్తును ఉపయోగిస్తాము అలాగే మనం కంట్రోలింగ్ నోడ్లను కలిగి ఉండాలి లేదా n1 మరియు n2 నోడ్ ల మధ్య వోల్టేజ్ n3 నోడ్ నుండి n4 నోడ్ కు కొంత కరెంట్ ప్రవహించడానికి కారణమవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ G స్పష్టంగా వాహకత్వము కొలతలు కలిగి ఉంది ఎందుకంటే దీనిని వోల్టేజ్తో గుణించడము ద్వారా కరెంట్ విలువ వస్తుంది దీనికి వాహకత్వము యొక్క యూనిట్ లు ఉన్నాయి కొన్నిసార్లు దీనిని వోల్టేజ్ నియంత్రిత కరెంట్ మూలము యొక్క ట్రాన్స్ కండక్టెన్స్ అని పిలుస్తారు వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ను VCCS గా సంక్షిప్తీకరించడం సాధారణం అదేవిధంగా అన్ని ఇతర నియంత్రిత మూలాలను కూడా సంక్షిప్తీకరించవచ్చు మళ్లీ ఈ కరెంట్ Gvxఒక సరళ ఫంక్షన్ కాబట్టి ఈ నియంత్రిత మూలం సరళమైనది నేను చెప్పినట్లుగా మనము పరిగణించే అన్ని నియంత్రిత మూలాలు సరళంగా ఉంటాయి ఇప్పుడు దీని అర్థం ఏమిటి మనము G 1 మిల్లీ సిమెన్స్ విలువ కల వోల్టేజ్ నియంత్రిత కరెంట్ సోర్స్ కలిగి ఉన్నాము అనుకోండి దీని అర్థం నేను ఈ వైపున 1 వోల్ట్ వర్తింపచేస్తే మరియు మరొక వైపు సర్క్యూట్కి కనెక్ట్ చేయబడినది 1 మిల్లీ ఆంప్ కరెంట్ ప్రవహిస్తుంది అని చెబుతాము ఇప్పుడు మనము ఇండిపెండెంట్ కరెంట్ సోర్సుల గురించి చర్చించేటప్పుడు కరెంట్ మూలమును ఓపెన్ సర్క్యూట్ నోడ్స్తో గీయడం చట్టబద్ధం కాదు ఎందుకంటే ఇది కిర్చాఫ్ యొక్క కరెంట్ నియమాన్ని ఉల్లంఘిస్తుంది కానీ కొన్ని ఏకపక్ష సర్క్యూట్ని కనెక్ట్ చేయడం గజిబిజిగా ఉంది ఇది ఎదో ఒక సర్క్యూట్ కు కనెక్ట్ చేయబడినది అని మనం ఊహించుకున్నపుడు కొన్ని ఇది స్వతంత్ర కరెంట్ సోర్స్ లేదా నియంత్రిత కరెంట్ సోర్స్ విలువ ద్వారా ఇవ్వబడిన నిర్దిష్ట మొత్తంలో కరెంట్ ప్రవాహానికి కారణమవుతుంది మరియు కొన్నిసార్లు ఈ నియంత్రిత కరెంట్ సోర్స్ కూడా ఒక డిపెండెంట్ సోర్స్ అని పిలువబడుతుంది ఎందుకంటే నియంత్రిత మూలం యొక్క విలువ అది వోల్టేజ్ అయినా కరెంట్ అయినా సర్క్యూట్లోని ఇతర వేరియబుల్పై ఆధారపడి ఉంటుంది మళ్లీ ఈ వోల్టేజ్ నియంత్రిత కరెంట్ మూలము రెసిస్టర్ వంటి భౌతిక మూలకానికి అనుగుణంగా లేదు కానీ అది ఏదో ఒక మోడల్ లేదా ట్రాన్సిస్టర్ వంటి అనేక క్రియాశీల పరికరాలకు వోల్టేజ్ నియంత్రిత కరెంట్ సోర్స్ మంచి మోడల్ అని తేలింది ఆ విషయాల గురించి మనము ఇక్కడ చర్చించడం లేదు కానీ తరువాత మీరు ట్రాన్సిస్టర్ల కు వచ్చినప్పుడు ఒక వోల్టేజ్ నియంత్రిత కరెంట్ సోర్స్ ద్వారా ట్రాన్సిస్టర్ యొక్క ప్రవర్తన మరియు కొన్ని పరిస్థితులు చక్కగా రూపొందించబడుతాయి